అందరికీ నమస్కారం గత 2 అధ్యాయాలలో మేము మైక్రోవేవ్ యాంప్లిఫైయర్ గురించి మాట్లాడుకున్నాము మరియు చివరి అధ్యాయం లో మేము మూడు వేరువేరు రకాల గెయిన్ ల గురించి మాట్లాడాము మేము Gp తో ప్రారంభించాము అది ఆపరేటింగ్ పవర్ గెయిన్ Pl Pin తో నిర్వచించబడింది అప్పుడు మేము Gt గురించి మాట్లాడాము అది ట్రాన్సడ్యూసర్ పవర్ గెయిన్ Pl Pavs కు సమానం ఆపై మేము Ga అవైలబుల్ పవర్ గెయిన్ గురించి మాట్లాడాము మరియు ఇది Pavn Pavs ద్వారా ఇవ్వబడుతుంది మరియు ఇన్పుట్ మరియు అవుట్పుట్ వైపు రెండు మ్యాచ్ చేసినప్పుడు ఈ కండీషన్ సంతృప్తి అవుతుంది కాబట్టి Γin విలువ Γs కు సమానం కండీషన్ మనకు ఉండాలి మరియు Γ విలువ Γout కు సమానం అప్పుడు ఆ తరువాత మేము డెరివేషన్ చూసాము మరియు తరువాత మేము 3 వేర్వేరు కేసుల గురించి మాట్లాడాము కేస్ నంబర్ 1 మ్యాచ్డ్ ట్రాన్స్డ్యూసెర్ పవర్ గెయిన్ ఇక్కడ ΓS విలువ 0 కి సమానం ΓL విలువ 0 కి సమానం ఇన్పుట్ మరియు అవుట్పుట్ 50 Ω లోడ్ తో ముగించబడినప్పుడు ఈ రెండు షరతులు పొందబడతాయి ఆ ప్రత్యేక సందర్భంలో Gtm విలువ |S21|2 ద్వారా ఇవ్వబడుతుంది అప్పుడు మేము యూనిలేట్రల్ ట్రాన్స్డ్యూసెర్ పవర్ గెయిన్ గురించి మాట్లాడాము అక్కడ S12 విలువ 0 కి సమానం ఆపై మనకు మాక్సిమమ్ యూనిలేట్రల్ ట్రాన్స్డ్యూసెర్ పవర్ గెయిన్ ఎప్పుడు లభిస్తుందో చూశాము మరియు ఈ పరిస్థితి ΓSవిలువ S11 అయినప్పుడు జరుగుతుంది మరియుΓL విలువ S22 కు సమానం కాబట్టి ఇది Gtu max వ్యక్తీకరణ ఇప్పుడు యాంప్లిఫైయర్ స్టేబుల్ గా ఉండాలి యాంప్లిఫైయర్ స్టేబుల్ గా లేకపోతే ఆ సందర్భంలో అది ఆసిలేటర్ అవుతుంది మేము ఆసిలేటర్ గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు మేము అన్ స్టేబుల్ యాంప్లిఫైయర్ గురించి మాట్లాడుతాము కాని ఇక్కడ మేము యూనిలేట్రల్ కేసు గురించి మాట్లాడాము ఆ సందర్భంలో S12 విలువ 0 కి సమానం అది అన్ కండీషనల్ గా స్టేబుల్ గా ఉంటుంది రెండవ కేసు బై లేట్రల్ కేసు అక్కడ S12 విలువ 0 కి సమానం కాదు అప్పుడు మేము యాంప్లిఫైయర్ యొక్క స్టెబిలిటీ ని తనిఖీ చేయాలి మరియు K కోసం ఈ వ్యక్తీకరణను మీకు చెప్పాము ఈ రోజు K యొక్క ఈ వ్యక్తీకరణ ఎలా డిరైవ్ చేయాలో నేను మీకు చెప్తాను ఆ తర్వాత మనం స్టెబిలిటీ సర్కిల్స్ యొక్క డెరివేషన్ చూశాము మరియుమేము సర్కిల్ యొక్క సమీకరణాన్ని వ్రాసాము అప్పుడు సోర్స్ మరియు లోడ్ రెండింటికీ సర్కిల్ యొక్క సమీకరణాన్ని మేము కనుగొన్నాము ఆ తరువాత మేము ఒక ఉదాహరణతో ప్రారంభించాము ఆ ఉదాహరణ లో S పారామితులు 800 MHz వద్ద ఇవ్వబడ్డాయి మరియు ఈ ప్రత్యేకమైన ట్రాన్సిస్టర్ అన్ స్టేబుల్ గా ఉందని మేము కనుగొన్నాము లేదా 800 MHz వద్ద కండీషనల్లీ స్టేబుల్ గా ఉంటుంది దానికి కారణం Δ 1 కానీ K విలువ 1 కన్నా ఎక్కువ కాదు ఈ సందర్భంలో K విలువ 1 కన్నా తక్కువ అప్పుడు మేము ఇన్పుట్ స్టెబిలిటీ సర్కిల్ మరియు అవుట్పుట్ స్టెబిలిటీ సర్కిల్ను ప్లాట్ చేసాము కాబట్టి K ఎలా నిర్వచించబడిందో ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి అన్ని లోడ్ కండీషన్స్ కు సంతృప్తి చెందినప్పుడు యాంప్లిఫైయర్ స్టేబుల్ గా ఉంటుందని మాకు తెలుసు మీరు ఈ ప్రత్యేక సందర్భంలో చూస్తే ఇది అన్ స్టేబుల్ గా ఉన్న భాగం కాబట్టి మేము |cs rs| 1 యొక్క మగ్నిట్యూడ్ ని ఉంచినట్లయితే ఆ సందర్భంలో స్మిత్ చార్టులో ఇంటర్ సెక్షన్ ఉండదు కాబట్టి|cs rs| 1 అనే షరతు పెట్టడం ద్వారా ఆ పరిస్థితి మనకు K యొక్క వ్యక్తీకరణను ఇస్తుంది ఇది స్టెబిలిటీ ఫాక్టర్ cl మరియు rl కోసం అదే పని చేయవచ్చు ఆ తరువాత మేము స్టెబిలిటీ గెయిన్ సర్కిల్ ని చూశాము మేము యూనిలేట్రల్ కేసుతో ప్రారంభించాము కాబట్టి Gtu కోసం ఇది వ్యక్తీకరణ Gtu max కోసం ఇది వ్యక్తీకరణ మరియు తరువాత నేను ఏమి కోరుకుంటున్నాను Gtu గెయిన్ gs మరియు gl యొక్క విలువలు gs max మరియు gl max కన్నా తక్కువ ఉండే విధంగా ఎన్నుకోవాలి కాబట్టి ఇది gns కోసం వ్యక్తీకరణ అది ఎలా పొందుతామంటే ఈ gs విలువను ఇక్కడ మరియు ఇక్కడ ప్రతిక్షేపించడం వలన లభిస్తుంది అప్పుడు మేము ΓS ని పరిష్కరిస్తాం మరియు ΓS ని పరిష్కరించడం ద్వారా ఇవి కాన్స్టెంట్ గెయిన్ సర్కిల్ యొక్క సెంటర్ కి వ్యక్తీకరణలు మరియు ఇది కాన్స్టెంట్ గెయిన్ సర్కిల్ యొక్క రేడియస్ అదేవిధంగా లోడ్ కోసం మనం cgl మరియు rgl ను పొందవచ్చు మరియు మాక్సిమమ్ గెయిన్ కొరకు gns విలువ 1 కి సమానమని మాకు తెలుసు మరియు మీరు gns ను 1 కి సమానంగా పెడితే మనకు c gs విలువ S11 కు సమానం మరియు r gs విలువ 0 కి సమానం అని వస్తుంది అయితే ఇవన్నీ మేము ఒక యూనిలేట్రల్ కేసు అని ఊహిస్తూ డిరైవ్ చేసాము అయితే ఆచరణాత్మకంగా S12 చిన్నది కావచ్చు కానీ 0 కి సమానంగా ఉండకపోవచ్చు కాబట్టి అప్పుడు ఏమి జరుగుతుంది కాబట్టి S12 విలువ 0 కి సమానం కాకపోతే ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి S12 విలువ 0 కి సమానం కాదు కానీ చాలా తక్కువ కాబట్టి మనం ఏమి చేయాలి మేము Gt Gtu నిష్పత్తిని తీసుకుంటాము Gtu అనేది యూనిలేట్రల్ కేసు కోసం ట్రాన్స్డ్యూసర్ గెయిన్ S12 విలువ 0 కి సమానం కానప్పుడు ఇది Gt కాబట్టి నిష్పత్తిని తీసుకోండి విలువలను ప్రతిక్షేపించండి కొంత సరళీకృతం చేయండి ఆపై ఈ ప్రత్యేక వ్యక్తీకరణను ఇక్కడ పొందుతాము అయితే చాలా సందర్భాలలో మేము ఈ ప్రత్యేక వ్యక్తీకరణను ఉపయోగించము మేము ఏమి చేస్తాము మేము మాక్సిమమ్ ఎర్రర్ తీసుకున్నాము మరియు అది Gtu కోసం కాదుకానీ Gtu maxకోసం పొందుతారు కాబట్టి ఈ ప్రత్యేక వ్యక్తీకరణ Gtu max యొక్క గరిష్ట విలువ కోసం సరళీకృతం చేయవచ్చు అప్పుడు Gt డివైడెడ్ బై Gtu max కోసం ఈ ప్రత్యేక పరిధిని మేము పొందుతాము మరియు మేము దీనిని పొందినప్పుడు ΓS విలువ S11 కు సమానం గా ప్రతిక్షేపించినప్పుడు మరియు ΓL విలువ S22 కు సమానం ఇక్కడ M కోసం వ్యక్తీకరణ ఈ ప్రత్యేక టర్మ్ ల ద్వారా ఇవ్వబడింది మీరు ఇక్కడ చూడగలిగేది ఈ విషయాలన్నీ ఇప్పుడు మాగ్నిట్యూడ్ మరియు ఇవి S పరామితి మాత్రమే కాబట్టి మేము ఈ ప్రత్యేక పరిస్థితిని ఊహించినందువలన ΓS లేదా ΓL లు ఇక్కడ లేవు కాబట్టి S12 విలువ 0 కి సమానం కాకపోతే ఇది వరెస్ట్ పాసిబుల్ ఎర్రర్ అవుతుంది కానీ మేము యూనిలేట్రల్ భావనను ఉపయోగించిన డిజైన్తో ముందుకు వెళ్తున్నాము మేము ఒక ఉదాహరణ తీసుకున్నప్పుడు ఈ విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి యూనిలేట్రల్ యొక్క ఫిగర్ ఆఫ్ మెరిట్ M విలువా 0 05 కన్నా తక్కువగా ఉండాలి అని నేను చెప్పాలనుకుంటున్నాను కొన్ని పుస్తకాలు ఉన్నాయి వాటిలో 0 03 కన్నా తక్కువగా ఉండాలని వారు పేర్కొన్నారు కాని చాలా సందర్భాలలో 0 05 చాలా మంచి ప్రమాణం ఇప్పుడు మేము 8 GHz వద్ద ఒక గాలియం ఆర్సెనైడ్ MOSFET యొక్క యాంప్లిఫైయర్ S పారామితులు యొక్క పూర్తి డిజైన్ ను తీసుకోవాలి అవి ఇలా ఉన్నాయి మరియు ఈ Vds విలువ 3వోల్ట్ కు సమానం చేయడం కోసం బయాసింగ్ కండీషన్ మరియు Ids విలువ 30 mA కి సమానం మరియు 10 dB కి సమానమైన గెయిన్ కోసం యాంప్లిఫైయర్ డిజైన్ చేయడం మా లక్ష్యం కాబట్టి డిజైన్ను వెంటనే ప్రారంభించవద్దు మొదట మీరు ఎల్లప్పుడూ యాంప్లిఫైయర్ స్టేబుల్ గా ఉందో లేదో తనిఖీ చేయాలి సరే కాబట్టి మొదటి దశ ఏమిటంటే మొదట Δ యొక్క విలువను కనుగొనండి ఇది S పరామితి యొక్క డిటెర్మినెంట్ ద్వారా ఇవ్వబడుతుంది S పారామితుల యొక్క ఈ విలువలను ప్రతిక్షేపించడం ద్వారా ఈ సంఖ్యల ద్వారా ఇవ్వబడిన Δ యొక్క విలువను మనం కనుగొనవచ్చు మరియు అది 1 ఇప్పుడు K యొక్క విలువను మేము కనుగొన్నాము మీరు ఈ విలువలను ప్రతిక్షేపిస్తారు మరియు అది 3 53 గా వస్తుంది 1 కన్నా ఎక్కువ కాబట్టి యాంప్లిఫైయర్ అన్ కండీషనల్లీ స్టేబుల్ గా ఉంటుంది కాబట్టి యాంప్లిఫైయర్ అన్ కండీషనల్లీ స్టేబుల్ గా ఉన్నప్పుడు ఇన్పుట్ సైడ్ మరియు అవుట్పుట్ సైడ్ కోసం స్టెబిలిటీ సర్కిల్ను గీయవలసిన అవసరం లేదని నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే యాంప్లిఫైయర్ అన్ కండీషనల్లీ స్టేబుల్ గా ఉంటుంది సరే కాబట్టి ఇప్పుడు తరువాతి దశ ఏమిటంటే ఈ S పారామితుల కోసం పొందగలిగే మాక్సిమమ్ గెయిన్ ఏమిటో తెలుసుకోవాలి కాబట్టి మొదట మనం Gtm ను కనుగొన్నాము అది ఏమీ కాదు కానీ | S21|2 కాబట్టి మేము S21 విలువను ప్రతిక్షేపిస్తాము ఇది 2 562 ఇది 6 55 దీని విలువ 8 16 dB కి సమానం ఇప్పుడు మేము Gtu max ను కనుగొన్నాము ఈ విలువలను ప్రతిక్షేపించడం ద్వారా మనం నిజంగా Gtu max ను కనుగొనవచ్చు ఇది 11 67 గా వస్తుంది ఇది 10 ఇప్పుడు నేను S21 యొక్క కొంత విలువను పొందుతాము నేను ఇంతకుముందు చెప్పినదాన్ని గుర్తుకు తెచ్చుకోండి అది మాకు కొంత గెయిన్ ఇస్తుంది అయినప్పటికీ S11 మరియు S22 విలువ 0 కి సమానం కానందున పవర్ లో కొంత భాగం తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మేము సరైన మ్యాచింగ్ నెట్వర్క్ను డిజైన్ చేయాలి తద్వారా మంచి గెయిన్ పొందవచ్చు కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో మనం 10 67 dB మాక్సిమమ్ గెయిన్ పొందవచ్చు మరియు అప్పటి నుండి 10 67 dB 10 dB కంటే ఎక్కువ అంటే ఈ ప్రత్యేకమైన డిజైన్ సాధ్యమే కాబట్టి యాంప్లిఫైయర్ డిజైన్ కోసం ముందుకు వెళ్దాం కానీ అంతకు ముందే మాక్సిమమ్ గెయిన్ ఎర్రర్ ఏమిటో తెలుసుకుందాం కాబట్టి మనం M యొక్క విలువను తప్పక కనుగొనాలి మరియు M యొక్క విలువ 0 కాబట్టి గెయిన్ లో ఎక్సట్రీమ్ ఎర్రర్ ఏమిటో చూద్దాం కాబట్టి మేము M విలువను ప్రతిక్షేపిస్తాము ఇక్కడ ఈ విషయాన్ని సరళీకృతం చేయండి ఇది 0 92 మరియు 19 పరిధిలో ఉంటుంది మేము ఈ విలువల యొక్క 10 లాగ్ను తీసుకుంటాము కాబట్టి గెయిన్ ఎర్రర్ మైనస్ 0 36 dB నుండి ప్లస్ 0 37 dB మధ్య ఉంటుంది మేము యూనిలేట్రల్ డిజైన్ తో కొనసాగితే ఇప్పుడు 10 dB తో పోల్చితే అవసరమైన గెయిన్ 0 36 లేదా 0 37 సాపేక్షంగా తక్కువ సంఖ్య కాబట్టి మేము యూనిలేట్రల్ డిజైన్ తో కొనసాగవచ్చు కాబట్టి ఇప్పుడు మనం ఇప్పటికే Gtu max వ్యక్తీకరణ ని చూశాము కాబట్టి ఇది Gtu max వ్యక్తీకరణ నేను ఈ విషయాన్ని మరోసారి చూపించాను కాబట్టి S11 S21 S22 విలువలను ప్రతిక్షేపిద్దాం నేను ఈ విలువలను విడిగా వ్రాశాను కాబట్టి ఇన్పుట్ కు చెందిన ఈ ప్రత్యేక టర్మ్ మాకు gs max విలువ 1 37 ఇస్తుందని మీరు చూడవచ్చు S21 2 ఇక్కడ ఇవ్వబడింది మరియు ఇక్కడ ఈ టర్మ్ అవుట్పుట్ వైపు కు అనుగుణంగా ఉంటుంది gl max యొక్క గరిష్ట విలువ 1 కాబట్టి ఇప్పుడు మనం 10 dB కి సమానమైన గెయిన్ కోసం యాంప్లిఫైయర్ డిజైన్ చేయాలి 10 dB యొక్క సంఖ్యా విలువ 10 కి సమానం కాబట్టి ఇప్పుడు మనం gs ని ఎన్నుకోవాలి ఈ gs విలువను gs max కంటే తక్కువ లేదా సమానంగా వుండే విధంగా మనం ఎంచుకోవాలి gs max 1 37 అని ఎవరూ ఇక్కడ చూడలేరు కాబట్టిgs 1 25 కు సమానమైనవని ఎంచుకుందాం మీరు gs ని 1 2 లేదా 1 3 గా ఎంచుకోవచ్చు మేము 10 కి సమానమైన గెయిన్ పొందినంతవరకు మీరు gs యొక్క ఏదైనా విలువను ఎంచుకోవచ్చు కాబట్టి మనం gs ను 1 25 కు సమానంగా ఎంచుకుంటే అప్పుడు మేము gl ను లెక్కించవచ్చు కాబట్టి10 తో ఈ విలువలను డివైడ్ చేస్తే gl విలువ వస్తుంది ఇది 1 22 గా వస్తుంది gl విలువ gl max కంటే తక్కువగా ఉండాలి అని మీరు తప్పక తనిఖీ చేయాలి మరియు ఈ ప్రత్యేక సందర్భంలో gl max విలువ 1 3 కి సమానం కాబట్టి ఇప్పుడు gns మరియు g nl యొక్క సాధారణీకరించిన విలువలను కనుగొనండి మరియు అది 0 91 మరియు 0 94 గా వస్తుంది కాబట్టి ఇది సరిచూసుకోవలసిన మరొక విషయం ఈ విలువలు 1 కన్నా తక్కువ గా ఉండాలి ఈ విలువలలో ఏదైనా 1 కంటే ఎక్కువగా ఉంటే దయచేసి gs యొక్క వేరే విలువను ఎంచుకునే ఈ మొత్తం విషయాన్ని పునఃప్రారంబించండి ఇప్పుడు కాన్స్టెంట్ గెయిన్ సర్కిల్ యొక్క సెంటర్ మరియు రేడియస్ ని లెక్కిస్తాము కాబట్టి వ్యక్తీకరణలు ఇక్కడ ఇవ్వబడ్డాయి కాబట్టి gns కొరకు వివిధ విలువలను ప్రతిక్షేపిద్దాం S11 c gs యొక్క విలువ ఈ r gs కు సమానంగా ఉండటానికి ఈ విలువ ద్వారా ఇవ్వబడుతుంది అదేవిధంగా మేము cgl మరియు rgl విలువలను కనుగొంటాము తదుపరి దశ స్మిత్ చార్టులో ఈ విషయాలను ప్లాట్ చేయడం కాబట్టి ఇప్పుడు మనం కాన్స్టెంట్ గెయిన్ సర్కిల్ ని ప్లాట్ చేయాలి కాబట్టి మాకు సోర్స్ వైపు c gs విలువ 0 485 ∟ 145º గా ఉంది కాబట్టి మీరు 145º యాంగిల్ వద్ద ఇలాంటి ఒక లైన్ డ్రా చేయండి ఆపై 0 485 ఎంచుకోండి నేను చెప్పినట్లుగా ఈ దూరం సుమారు 10 cm ఇది 1 కి అనుగుణంగా ఉంటుంది అప్పుడు 0 485 4 కు సమానంగా ఉంటుంది కాబట్టి మీరు cgs గా ఉండే ఈ ప్రత్యేక పాయింట్ ను చూస్తారు అప్పుడు రేడియస్ 0 224 అవుతుంది కాబట్టి మీరు 0 224 రేడియస్ తో ఒక సర్కిల్ ని గీయండి కాబట్టి ఇది ఇన్పుట్ వైపు కాన్స్టెంట్ గెయిన్ సర్కిల్ మరియు అవుట్పుట్ వైపు కాన్స్టెంట్ గెయిన్ సర్కిల్ కోసం ప్లాట్ చేయండి కాబట్టి ఇక్కడ cgl విలువ 0457∟ 20 º కాబట్టి మళ్ళీ 20 º యాంగిల్ వద్ద ఒక లైన్ గీయండి 0 457 విలువ వద్ద cgl పాయింట్ ను ఎంచుకోండి కాబట్టి అది సెంటర్ ఆపై సర్కిల్ ని గీయండి కాబట్టి దానికి ఇది సర్కిల్ కాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యేక సర్కిల్ లోని ఏదైనా విలువ ΓS కి మంచి విలువ అవుతుందికావలసిన గెయిన్ 10 కి సమానంగా సాధించడానికి ఈ ప్రత్యేక సర్కిల్ లోని ఏదైనా విలువ ΓL కి మంచి విలువ అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రశ్న ΓS యొక్క ఏ విలువ నేను ఎన్నుకోవాలి కాబట్టి అందరూ ఈ విషయం గురించి ఆలోచించమని మళ్ళీ అడుగుతాను కాబట్టి నేను ΓS ని ఇక్కడ ఎన్నుకోవాలా నేను ΓS ని ఇక్కడ ఎంచుకోవాలా ΓS ని నేను ఇక్కడ ఎన్నుకోవాలా లేదా ΓS ని నేను ఇక్కడ ఎన్నుకోవాలా ఇవన్నీ చెల్లుబాటు అయ్యే పాయింట్లు కానీ నేను ΓS ని ఈ విలువకు సమానం ఇక్కడ ఎంచుకున్నాను ఇది సెంటర్ పాయింట్ కు దగ్గరగా ఉంటుంది గుర్తుంచుకోండి చివరికి మీరు ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు లేదా ఇక్కడ నుండి ఇక్కడకు మీరు ఏ దిశ నుండి చూస్తున్నారో బట్టి మ్యాచింగ్ చేయాలి కాబట్టి మీరు వెళ్ళదలిచిన పాయింట్కు దగ్గరగా ఉండే పాయింట్ను మేము ఎల్లప్పుడూ ఎంచుకోవాలి నేను పాయింట్ a నుండి b కి వెళ్ళవలసి వస్తే మనం పొడవైన మార్గాన్ని తీసుకోకుండా చిన్నదైన మార్గాన్ని తీసుకోవడం మంచిదని గుర్తుంచుకోండి మీరు ఈ ప్రత్యేకమైన పాయింట్ తీసుకుంటే ఇక్కడ నుండి మనం ఈ ప్రత్యేక పాయింట్ కు వెళ్ళాలి సరే అదేవిధంగా ΓL కోసం సెంటర్ పాయింట్ కు దగ్గరగా ఉన్న పాయింట్ను ఎంచుకోండి ఇప్పుడు ΓS మరియు ΓL విలువలను ఎంచుకున్న తర్వాత మనం ఏమి చేయాలి ఇప్పుడు మేము ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ను డిజైన్ చేయాలి కాబట్టి సింగిల్ స్టబ్ మ్యాచింగ్ను ఉపయోగించమని మేము ఇక్కడ ప్రతిపాదించాము కాబట్టిΓS కోసం యాంప్లిఫైయర్ డిజైన్ చేయాలి కాబట్టిΓS కోసం ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ను మీకు చూపించబోతున్నాను ఇప్పుడు మీరు ముందు కొన్ని అధ్యాయాలలో చర్చించిన ఇంపిడెన్స్ మ్యాచింగ్ పద్ధతులను గుర్తుకు తెచ్చుకోండి మేము ఏమి చేసామో అక్కడ లేదు నేను ఇక్కడ కొద్దిగా భిన్నమైన విషయాలను ప్రస్తావించాలనుకుంటున్నాను ఇంతకుముందు మేము సాధారణంగా ఏమి చేస్తున్నాము మేము సాధారణంగా తెలియని లోడ్ తీసుకుంటున్నాము మరియు తెలియని లోడ్ 50Ω కు సరిపోతుంది ఇక్కడ విషయాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి ఇక్కడ మనకు 50 Ω ఉంది ఇక్కడ సోర్స్ కనెక్ట్ చేయబడింది మరియు ఈ విషయం ΓS గా ఉండాలని మేము కోరుకుంటున్నాము అంటే 50Ω నుండి మేము ΓS కి వెళ్ళాలి కాని సింగిల్ స్టబ్ మ్యాచింగ్ కోసం మేము చేసిన మునుపటి కాన్సెప్ట్ గురించి మీరు ఇంకా ఆలోచించవచ్చు మరియు విషయాలు ఎలా భిన్నంగా చేయాలో నేను మీకు చెప్తాను కాబట్టి మొదటి లక్ష్యం ΓS ను స్మిత్ చార్టులో గుర్తించడం మీరు 145 º కోణములో ΓS చూడగలరు కాబట్టి మీరు 145º కోణంలో ఒక లైన్ ను గీయండి మరియు ఇది 0 261 మీరు ఇక్కడ గుర్తించండి అప్పుడు మీరు ఏమిచేస్తారంటే మీరు వ్యతిరేక పాయింట్ ΓS ను చూస్తారు అది ZS ను సూచిస్తుంది దానికి వ్యతిరేకం YS ని సూచిస్తుంది మేము YS తో ఎందుకు చేస్తాము ఎందుకంటే సింగిల్ స్టబ్ మ్యాచింగ్ స్టబ్ కోసం షంట్లో జతచేయబడుతుంది మరియు Y లో మాత్రమే మేము షంట్ను జోడించగలము కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళే బదులు మనం ఏమి చేయాలి మేము 50 Ω నుండి ఈ ప్రత్యేక స్థానానికి వెళ్ళాలి కాబట్టి 50 Ω నుండి మీరు ఈ ప్రత్యేకమైన r1 సర్కిల్ వెంట కదులుతారు సర్కిల్ ఈ ప్రత్యేకమైన r 1 సర్కిల్ కట్ చేసే చోట మీరు ఆగిపోతారు కాబట్టి ఈ నిర్దిష్ట సమయంలో ఇది వాస్తవానికి స్టబ్ యొక్క l విలువను ఇస్తుంది మరియు ఇది 0 08 λ గా వస్తుంది అప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు మీరు ఈ ప్రత్యేక సర్కిల్ వెంట కదులుతారు మరియు ఇక్కడ నుండి ఇక్కడకు ఈ దూరం రేఖ యొక్క పొడవు అవుతుంది 154 λ కు సమానమైన రేఖ యొక్క పొడవు కాబట్టి ఈ ప్రత్యేకమైన కాన్ఫిగరేషన్ను ఉపయోగించడం ద్వారా మేము 50 Ω యొక్క ఇంపిడెన్స్ను ΓS విలువగా మార్చగలము ఇదే మేము ΓL కోసం చేస్తాము కాబట్టి ఇప్పుడు ΓL 0 267∟ 20 º s ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి మళ్ళీ మనం 20 º యాంగిల్ లో ఒక లైన్ ను గీస్తాము ఈ పాయింట్ ను ఇక్కడ 0 267 దూరం వద్ద ΓL గా గుర్తించండి మళ్ళీ సర్కిల్ ని గీయండి వ్యతిరేక పాయింట్ ను ఇక్కడకు తీసుకోండి సరే మళ్ళీ ΓL ZL ను సూచిస్తుంది ఇది YL అవుతుంది సరే ఇప్పుడు మళ్ళీ మనం 50 Ω నుండి ప్రారంభించాలి ఇప్పుడు మనకు 50 Ω టర్మినేషన్ ఉందని గుర్తుంచుకోండి కాని ఇక్కడ మనకు ΓL కావాలి తద్వారా హై గెయిన్ ఫైనల్ లోడ్కు ప్రసారం అవుతుంది కాబట్టి మేము 50 Ω నుండి ΓL కి వెళ్ళాలి కాబట్టి 50 Ω నుండి మీరు మళ్ళీ ఈ r 1 సర్కిల్ వెంట కదులుతారు ఒక పాయింట్ వద్ద ఆగుతారు కాబట్టి ఈ ప్రత్యేకమైన పాయింట్ వద్ద మీరు ఆగవచ్చు మరియు ఇక్కడ ఈ ప్రత్యేకమైన విషయం మాకు l స్టబ్ యొక్క విలువను ఇస్తుంది తరువాత ఇక్కడ నుండి క్లాక్ వైస్ లో కదలండి కాబట్టి ఈ దూరం మనకు ట్రాన్స్మిషన్ లైన్ యొక్క పొడవును ఇస్తుంది కాబట్టి ఇప్పుడు నేను మీకు పూర్తి సర్క్యూట్ చూపిస్తాను కాబట్టి ఇది యాంప్లిఫైయర్ ఫైనల్ సర్క్యూట్ యొక్క పూర్తి డిజైన్ S పారామితులు ఇచ్చిన పరికరం ఇది అని మీరు చూడవచ్చు కాబట్టి మేము S పారామితులతో ప్రారంభించాము మేము అన్ని గెయిన్ విలువలను కనుగొన్నాము అప్పుడు మేము ΓS మరియు ΓL యొక్క విలువను కనుగొన్నాము మరియు తరువాత ఇన్పుట్ సైడ్ మరియు అవుట్పుట్ సైడ్కు ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ ను డిజైన్ చేశాము కాబట్టి ఇది ఇప్పుడు పూర్తి సర్క్యూట్ సోర్స్ ఇక్కడ 50 Ω రెసిస్టెన్స్ ను కలిగి ఉందని మీరు చూడవచ్చు కాని మీరు అక్కడ ఉంచిన ఫిజికల్ రెసిస్టెన్స్ కాదని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి మీరు 50 Ω రెసిస్టర్ను పెట్టబోతున్నారని అయోమయం చెందకండి ఈ 50 Ω సోర్స్ యొక్క అవుట్పుట్ ఇంపిడెన్స్కు అనుగుణంగా ఉంటుంది సరే కాబట్టి మీరు ఫిజికల్ గా 50 Ω రెసిస్టర్ను ఉంచరు అదేవిధంగా ఇక్కడ ఇది అవుట్పుట్ లోడ్ ఇది యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ వద్ద అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఈ ప్రత్యేక సర్క్యూట్ యొక్క సిములేషన్ ను మీకు చూపించబోతున్నాను కాబట్టి మేము మైక్రోవేవ్ ఆఫీస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించాము మరియు మేము ఈ ప్రత్యేకమైన యాంప్లిఫైయర్ యొక్క సిములేషన్ ను చేసాము ఇవి వివిధ సిములేటెడ్ పారామితులు అని మీరు చూడవచ్చు కాబట్టి ఇది ఇక్కడ ఉన్న డివైస్ ఇది ట్రాన్స్మిషన్ లైన్ ఇది ఇక్కడ స్టబ్ ఆపై ఇది ట్రాన్స్మిషన్ లైన్ స్టబ్ సరే కాబట్టి ఈ ప్రత్యేక యాంప్లిఫైయర్ కోసం విశ్లేషణ జరిగింది మరియు ఇవి వివిధ S పారామితులు కాబట్టి ఇక్కడ ఇది యాంప్లిఫైయర్ యొక్క గెయిన్ ను చూపిస్తుంది కోరుకున్న గెయిన్ 10 dB సిములేటెడ్ గెయిన్ 10 08 dB కాబట్టి ఈ సంఖ్య 10 dB యొక్క కావలసిన విలువకు చాలా దగ్గరగా ఉందని మీరు చూడవచ్చు కాబట్టి మా డిజైన్ బాగుందని మీరు చెప్పగలరు ఇప్పుడు ఈ రెండు ప్లాట్స్ ఇవి S11 మరియు S22 ల కోసం ఈ విలువలు మైనస్ 10 dB కి దగ్గరగా ఉన్నాయని మీరు చూడవచ్చు సరే ఇక్కడ నేను 7 9 నుండి 8 1 వరకు చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ పరిధిని తీసుకున్నానని చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మనకు కావలసిన ఫ్రీక్వెన్సీ 8 GHz ఇది S12 ప్లాట్ కాబట్టియాంప్లిఫైయర్ కోసం S12 చిన్నదిగా ఉండాలని మనకు తెలుసు ఎందుకంటే యాంప్లిఫైయర్ సిగ్నల్ను ఒక దిశలో విస్తరించాలి మరియు మరొక దిశలో విస్తరించకూడదు కాబట్టి ఈ విలువ మైనస్ 30 dB కి దగ్గరగా ఉందని మీరు చూడవచ్చు కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన వైపు నుండి ఇన్పుట్ ఇస్తే ఈ వైపు అవుట్పుట్ మైనస్ 30 dB ఉంటుంది ఇది ఇక్కడ ఉన్న ఇన్పుట్ కంటే 1000 రెట్లు తక్కువగా ఉంటుంది అయితే మీరు ఇక్కడ ఇన్పుట్ ఇస్తే మాకు 10 dB గెయిన్ లభిస్తుంది ఇది 10 రెట్లు ఉంటుంది ఇప్పుడుS11 మరియు S22 లకు సరైన మ్యాచ్ లేదని మీరు ఇక్కడ చూడగలరని నేను చెప్పాలనుకుంటున్నాను దానికి కారణం మేము 10 dB కి సమానమైన గెయిన్ కోసం ఆప్టిమైజ్ చేసాము సోర్స్ వైపు నుండి మరియు లోడ్ వైపు నుండి మాక్సిమమ్ పవర్ ట్రాన్స్ఫర్ కోసం మేము ఆప్టిమైజ్ చేయలేదు సరే కాబట్టి మాక్సిమమ్ పవర్ ట్రాన్స్ఫర్ కోసం మేము నిజంగా ఆప్టిమైజ్ చేసే మరొక ఉదాహరణను నేను మీకు చూపిస్తాను మరియు ఆ సందర్భంలో మేము మంచి గెయిన్ ను రియలైజ్ చేయగలము కాబట్టి మీరు Gtu max గుర్తుచేసుకుంటే అది 10 67 dB కాబట్టి ఇప్పుడు మనం మాక్సిమమ్ పవర్ ట్రాన్స్ఫర్ కోసం ఆప్టిమైజ్ చేద్దాం అది చూద్దాం ఏమి జరుగుతుంది కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో ఇప్పుడు మనం ΓS ని S Γ గా S గా ఎంచుకున్నాము ΓS యొక్క రియల్ విలువను తీసుకోలేదని అది నిజానికి S11 S12S12ΓL 1 S22ΓL కు సమానమని నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను మేము ఇంకా S12 విలువ సుమారుగా 0 సమానమని ఊహించుకుంటున్నాము ఇది నిజంగా అలా కాదు కానీ మీరు యూనిలేట్రల్ విధానాన్ని ఉపయోగించి డిజైన్ చేయడం వలన ఏమి జరుగుతుంది అని నేను చెప్పాలనుకుంటున్నాను మరియు S12 విలువ 0 కు సమానంగా లేనప్పుడు పూర్తి బైలేట్రల్ కేసు కోసం రియలైజ్డ్ గెయిన్ ఏమిటి ΓS మరియు ΓL లు S12 ను 0 కి సమానంగా భావించే విధంగా ఎన్నుకోబడతాయి వాస్తవానికి ఇది 0 కి సమానం కాదు కాబట్టి ఈ ప్రత్యేకతలో మనం ఇక్కడ ఏమి పొందుతామో చూద్దాం ఇది S12 ప్లాట్స్ కాబట్టి సిములేటెడ్ గెయిన్ 10 ఇప్పుడు మీరు Gtu max గుర్తుచేసుకుంటే 10 67 dB మేము Gtu max కంటే కొంచెం ఎక్కువ పొందుతున్నాము అది ఎలా సాధ్యమవుతుంది మనకు S12 0 కి సమానం కానందున ఇది సాధ్యమవుతుంది మేము M యొక్క విలువను లెక్కించాము మరియు Gt డివైడెడ్ బై Gtu max మైనస్ 0 36 డిబి నుండి ప్లస్ 0 37 డిబి వరకు ఉంటుందని మేము చూశాము కాబట్టి మనకు నిర్దిష్ట ఎర్రర్ ఉండవచ్చు కాబట్టి ఈ నిర్దిష్ట సంఖ్య నిర్దిష్ట ఎర్రర్ లో ఉందని మీరు చూడవచ్చు కాబట్టి మేము వాస్తవానికి 10 96 dB కి సమానమైన సిములేటెడ్ గెయిన్స్ ను పొందవచ్చు ఈ ప్రత్యేక డివైస్ కోసం ఇక్కడ రిఫ్లెక్టెడ్ కోఎఫిషియెంట్ మైనస్ 20 dB కి దగ్గరగా ఉంటుందని మీరు ఇక్కడ చూడవచ్చు ఇది మైనస్ 30 dB లేదా మైనస్ 40 dB కాదు మీరు మళ్ళీ ఖచ్చితమైన డిజైన్ చేస్తే సాధారణంగా ఊహించబడుతుంది కారణం మేముΓS విలువ S11 కు సమానమవడం కోసం డిజైన్ చేశాము మరియు S11 S12S12ΓL 1 S22ΓL కోసం కాదు కాబట్టి ఈ డిజైన్ వాస్తవానికి S12 0 అని పరిగణించి చేయబడినది కానీ మీరు S12 ను 0 కి సమానంగా భావించినప్పటికీ ఈ నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ పరిధిలో మ్యాచింగ్ చాలా మంచిది అని మీరు చూడవచ్చు నేను నిజంగా మీకు మరొక యాంప్లిఫైయర్ ఉదాహరణను చూపించబోతున్నాను ఇది MMG3001NT1 కాబట్టి ఈ ప్రత్యేకమైన యాంప్లిఫైయర్ వాణిజ్యపరంగా అందుబాటులో ఉంది మరియు ఇది ఇక్కడ విలక్షణమైన పిన్ అవుట్ మరియు వాణిజ్యపరంగా లభించే IC ని ఉపయోగించి యాంప్లిఫైయర్ డిజైన్ చేయడం కొన్నిసార్లు ఎంత సులభమో మీరు చూస్తారు కాబట్టి ఇక్కడ త్వరగా చెప్పాలంటే మీరు ఇక్కడ చూడవచ్చు 1 RF ఇన్పుట్ 2 గ్రౌండ్ మరియు 3 RFఅవుట్ తప్ప మరొకటి కాదు మరియు ఇది DC సరఫరాతో అనుసంధానించబడాలి ఇక్కడ మరొక రెండు ఉన్నాయి ఈ ప్రత్యేకమైన యాంప్లిఫైయర్కు సరైన గ్రౌండింగ్ అందించడానికి ఈ రెండు కలిసి ఉండాలి అని మీరు చూడవచ్చు ఇప్పుడు వివిధ పారామితులు ఇక్కడ ఇవ్వబడ్డాయి నేను పవర్ అవుట్ పుట్ 18 5 dBm కి దగ్గరగా ఉందని చెప్పాలనుకుంటున్నాను సరే కాబట్టి ఇది 1 dB కంప్రెషన్ పాయింట్ దీని యొక్క శ్యాచురేటెడ్ పవర్ అవుట్ పుట్ సుమారు 20 dBm ఇది 0 1 వాట్ పవర్ కి సమానం కాబట్టి ఇది తయారీదారులు ఇచ్చిన సాధారణ అప్లికేషన్ సర్క్యూట్ కాబట్టి మేము ఇక్కడ ఉన్నదాన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాము కాబట్టి ఇది ఒక చిన్న ట్రాన్స్మిషన్ లైన్ తరువాత కప్లింగ్ కెపాసిటర్ చిన్న ట్రాన్స్మిషన్ లైన్ మరొక చిన్న ట్రాన్స్మిషన్ లైన్ ట్రాన్స్మిషన్ లైన్ కప్లింగ్ కెపాసిటర్ ఇన్పుట్ లేదా అవుట్పుట్ వైపు ప్రవహించే DC కరెంట్ను నిరోధించడానికి కప్లింగ్ కెపాసిటర్లు అవసరం ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఇది DC సరఫరాతో అనుసంధానించబడాలి ఒక ఇండక్టర్ ఉందని మీరు చూడవచ్చు మరియు తరువాత కొన్ని కెపాసిటర్ల సరఫరాకు అనుసంధానించబడినవి ఒక రెసిస్టర్ ఉపయోగించబడింది ఈ కెపాసిటర్లు ప్రధానంగా రిపుల్స్ ను అణచివేయడంతో పాటు ట్రాన్సియెంట్ ను అణిచివేస్తాయి మేము మైక్రోవేవ్ ఆఫీసును ఉపయోగించి ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ను సిములేట్ చేసాము కాబట్టి ఇది సిములేటెడ్ సర్క్యూట్ కాబట్టి ఈ ప్రత్యేక సర్క్యూట్ రెండు వేర్వేరు సెట్ల ఫ్రీక్వెన్సీ కోసం సిములేట్ చేయబడింది 1 నుండి 0 8 GHz వరకు ఉంటుంది మరియు ఇది 0 8 GHz నుండి 3 GHz కంటే ఎక్కువ ఈ రెండు సందర్భాల్లో కప్లింగ్ కెపాసిటర్లు భిన్నంగా తీసుకోబడతాయని నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను ఇక్కడ మేము తక్కువ ఫ్రీక్వెన్సీ రీజియన్ కి 1 nF కు సమానంగా కప్లింగ్ కెపాసిటెన్స్ విలువలను తీసుకున్నాము మరియు ఇక్కడ మేము అధిక ఫ్రీక్వెన్సీ రీజియన్ కి 100 pF కు సమానంగా కప్లింగ్ కెపాసిటర్ విలువను తీసుకున్నాము కాబట్టి తక్కువ ఫ్రీక్వెన్సీ కోసం మీరు కెపాసిటెన్స్ యొక్క అధిక విలువను మరియు అధిక ఫ్రీక్వెన్సీ ని తీసుకోవాలి అని గుర్తుంచుకోండి మీరు కెపాసిటెన్స్ యొక్క తక్కువ విలువను తీసుకోవాలి అంతిమ లక్ష్యం Z 1 jωC ఇది తక్కువ గా ఉండాలి కాబట్టి ఇది నిర్దిష్ట యాంప్లిఫైయర్ కోసం PCB కాబట్టి మీరు ఇక్కడ చూడవచ్చు ఇది ట్రాన్స్మిషన్ లైన్ ట్రాన్స్మిషన్ లైన్ కప్లింగ్ కెపాసిటర్ ఇక్కడ కనెక్ట్ చేయబడింది కప్లింగ్ కెపాసిటర్ ఇక్కడ కనెక్ట్ చేయబడింది ఈ రెండు విషయాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయని మీరు చూడవచ్చు మరియు మేము అనేక PTH లను ఉంచాము అంటే మల్టిపుల్ ప్లేటెడ్ త్రూ హోల్స్ ఉన్నాయి తద్వారా ఈ ప్రత్యేకమైన IC కి సమర్థవంతమైన గ్రౌండింగ్ అందించబడుతుంది కాబట్టి ఇక్కడ నుండి ఇండక్టర్ కనెక్ట్ చేయబడినది ఇక్కడ నుండి మీరు చూడవచ్చు 3 వేర్వేరు కెపాసిటర్లు అనుసంధానించబడి ఆపై ఈ ప్రత్యేకమైన డివైస్ ద్వారా ప్రవహించే కరెంట్ ను నియంత్రించే ఈ రెసిస్టర్ ఉంది మరియు పవర్ ఫ్లో ఉంది కాబట్టి 800 MHz నుండి 3600 MHz వరకు ఆపరేషన్ ఫ్రీక్వెన్సీ కోసం మేము ఈ ప్రత్యేకమైనదాన్ని డిజైన్ చేసాము R1 యొక్క విలువ 8 2 Ω c 1 c 2 c 3 ఇవి ఇక్కడ అనుసంధానించబడి ఉన్నాయి మేము ఇక్కడ కెపాసిటెన్స్ యొక్క విభిన్న విలువలు 1 uF 10 nF 100 pF ను ఉపయోగించామని మీరు చూడవచ్చు రిపుల్స్ అణచివేయడానికి 1 uF నిజానికి మంచిది లేదా రిపుల్స్ ని తగ్గిస్తుంది అని మీరు చెప్పవచ్చు ఈ ప్రత్యేక కెపాసిటెన్స్ ట్రాన్సియెంట్లను అణచివేయడానికి మంచిది మరియు ఏదయినా నాయిస్ వచ్చినా అది ఈ ప్రత్యేక కెపాసిటెన్స్ ద్వారా నిరోధించబడుతుంది మరియు మేము కప్లింగ్ కెపాసిటర్లను 100 pF గా తీసుకున్నాము కాబట్టి ఈ నిర్దిష్ట యాంప్లిఫైయర్ కోసం కొలిచిన ఫలితాలు ఏమిటో చూద్దాం కాబట్టి ఇక్కడ ఆ యాంప్లిఫైయర్ ఉంది ఇది ఎంత చిన్నదో మీరు చూడవచ్చు మరియు ఈ యాంప్లిఫైయర్ ఇన్పుట్ మైక్రోవేవ్ జెనరేటర్ ఇన్పుట్ సిగ్నల్ స్థాయి మైనస్ 15 dBm నుండి 1 GHz వద్ద ఇవ్వబడుతుంది ఇది DC సోర్స్ ఇది వోల్టేజ్ మరియు కరెంట్ను ఇస్తుంది మరియు ఈ జెనరేటర్ యొక్క అవుట్పుట్ యాంప్లిఫైయర్కు ఇన్పుట్గా ఇవ్వబడుతుంది మరియు యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ స్పెక్ట్రం ఎనలైజర్కు వెళుతుంది ఇది ఈ ప్రత్యేక చిత్రంలో చూపబడలేదు కాబట్టి స్పెక్ట్రం ఎనలైజర్లో కనిపించే ప్రతిస్పందన ఇది కాబట్టి మీరు ఇక్కడ ఈ విలువను పరిశీలిస్తే ఈ విలువ సుమారు 0 5 dBm కు సమానం మేము మైనస్ 15 dBm యొక్క ఇన్పుట్ ఇచ్చాము మరియు అవుట్పుట్ 0 5 dBm అయితే 2 5 dB కేబుల్ లాస్ ఉంది ఎందుకంటే కేబుల్ ఇక్కడ నుండి ఇక్కడకు కనెక్ట్ చేయబడిందని మీరు చూడవచ్చు ఈ కేబుల్ స్పెక్ట్రం ఎనలైజర్కు అనుసంధానించబడి ఉంది కాబట్టి ఈ కేబుల్ లాస్ లు ఉంటాయి కాబట్టి మేము ఈ సంఖ్యలన్నింటినీ మైనస్ 15 నుండి జోడిస్తే మనకు 0 5 లభిస్తుంది కాబట్టి అది 15 5 ప్లస్ 2 5 18 dBకి సమానం కాబట్టి 1 GHz వద్ద ఈ ప్రత్యేక డివైస్ యొక్క గెయిన్ 18 dB గా వస్తుంది కాబట్టి దానితో నేను మైక్రోవేవ్ యాంప్లిఫైయర్ పై సెషన్ను ముగిస్తున్నాను తదుపరి అధ్యాయం లో నేను లో నాయిస్ యాంప్లిఫైయర్ గురించి మాట్లాడుతున్నాను లో నాయిస్ యాంప్లిఫైయర్ రిసీవర్ చైన్ లో చాలా ముఖ్యమైన బ్లాక్ లో నాయిస్ యాంప్లిఫైయర్గా రిసీవర్ చైన్ లో మొదటి యాంప్లిఫైయర్ ఉండాలి కాబట్టి తరువాతి అధ్యాయంలో లో నాయిస్ యాంప్లిఫైయర్ను ఎలా డిజైన్ చేయాలో మాట్లాడుతాము చాలా ధన్యవాదాలు